అందరికీ నమస్కారం సేవా వినియోగదారులతో దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకోవడం మరియు సేవా విధేయత నుండి వినియోగదారుల అడ్వొకేసీ వరకు ప్రయాణం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చర్చిస్తున్నాము మీ ముందు ఉన్న ఈ ప్రత్యేక రేఖాచిత్రం గత రెండు సెషన్లలో మనం చర్చించిన అన్ని అంశాలను కలిపి ఉంచుతుంది కాబట్టి దశలవారీగా ఈ రేఖాచిత్రంని చూద్దాము దీనిని వీల్ అఫ్ లాయల్టీ అంటారు ఇది కూడా పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్ నుండి తీసుకోబడింది మరియు టెక్స్ట్ బుక్లో ఇది పేజీ నంబర్ 355 లో ఉంది అది అక్కడ మరింత వివరంగా వివరించబడింది మరియు మీరు దాన్ని తప్పక చదవాలి కానీ ప్రస్తుతానికి మనం వివిధ భాగాలను చూద్దాం మొదటిది విశ్వసనీయతకు పునాదిని నిర్మించడం ఇది ఒక ముఖ్యమైన అంశం ఇది మీరు మునుపటి సెషన్లో చర్చించకపోవచ్చు మీరు విధేయత వ్యూహాన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు మీరు మీ విభజన లక్ష్యం మరియు విలువ ప్రతిపాదన వ్యూహంతో పాటుగా వెళ్లాలి మనం సేవల మార్కెటింగ్ యొక్క STP అని పిలుస్తాము ఎందుకంటే ప్రత్యేకించి మీకు గుర్తుంటే ప్రారంభ దశలో కంపెనీలకు ఈ సంబంధం చాలా ముఖ్యమైనదని కూడా నేను చర్చించాను కాబట్టి స్టార్టప్ల కోసం సంస్థ జీవిత చక్రం ప్రారంభంలో ఈ సంబంధాలు క్షీణిస్తున్న దశలో లేదా సంతృప్త దశలో కంటే చాలా విలువైనవి అత్యంత విలువైనవి మరియు అనేక రకాల వినియోగదారునిలతో సంబంధాలు సృష్టించడం కష్టం మీ సంస్థ కూడా ఒక పరిమాణానికి ఎదిగినప్పుడు మాత్రమే మీరు దీన్ని చేయగలరు ఇక్కడ వివిధ రకాలైన వినియోగదారునిలు వివిధ స్థాయిల సేవలను నిర్వహించగలరు కాబట్టి ప్రారంభంలో స్పష్టమైన విభజన వ్యూహాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం కాబట్టి వినియోగదారుని అవసరాలు మరియు సంస్థాగత సామర్థ్యానికి సరిపోయేలా మార్కెట్ను సెగ్మెంట్ చేయండి తరువాత మీరు కలిగి ఉన్నప్పుడు మీకు అనేక డిపార్ట్మెంట్లు తెలుసు మరియు అందువలన ఆ సమయంలో మీరు విభిన్న స్థాయి సేవలతో చాలా పెద్ద వినియోగదారుల బేస్ను నిర్వహించగలరు కొంతమంది రచయితలు ఈ టైరింగ్ గురించి ప్లాటినం బంగారం వెండి ఇనుము మొదలైన వాటి గురించి మాట్లాడారు కానీ ఈ రోజు నేను ఆ పద్ధతిలో చూసే బదులు కొన్నిసార్లు విమానంలో జరిగే విధంగా చాలా సరళమైన విభజనను కలిగి ఉంటానని చెబుతాను కాబట్టి మీరు ఎకానమీ ఎకానమీ ప్రైమ్ మరియు బిజినెస్ కలిగి ఉండవచ్చు మరియు ఫస్ట్ క్లాస్ రకం మూడు అంచెల విభజన బాగుంటుంది అయితే మూడు అంచెల విభజన వచ్చే ముందుమీరు అందించే వివిధ రకాల సమర్పణలు మరియు మార్కెట్లోని వివిధ సెగ్మెంట్ లను కలిగి ఉన్నప్పుడు మొదట్లో ఆ ప్రత్యేక అవసరానికి సరిపోయే ఒక సెగ్మెంట్ పై మరియు చాలా స్పష్టమైన సమర్పణపై దృష్టి పెట్టడం ముఖ్యం ఇది ఫౌండేషన్ అయిన నిర్దిష్ట సెగ్మెంట్ యొక్క అవసరానికి సరిపోతుంది ఇక్కడ మీరు విధేయతను నిర్మించడం ప్రారంభించండి తరువాత తదుపరి దశలో మీరు విధేయత బంధాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఈ బంధాలు మనం చర్చిస్తున్నట్లుగా వివిధ రకాలుగా ఉండవచ్చు అవి సామాజికంగా ఉండవచ్చు అవి అనుకూలీకరించవచ్చు అవి నిర్మాణాత్మకంగా ఉండవచ్చు ఈ సెషన్ లో మనం దానిని కొంచెం తరువాత చర్చిస్తాము సహజంగానే రివార్డులు ఉండాలి అక్కడ తప్పనిసరిగా ఇచ్చిపుచ్చుకోవాలి అందుచేత మీరు వారి వ్యాపారాన్ని నిరంతరం పొందుతున్నందున మీరు వినియోగదారునికు మరింత సౌకర్యాల రివార్డ్లను కూడా అభివృద్ధి చేయాలి కాబట్టి ఇది ఆర్థికంగా ఉంటుంది సాధారణంగా ఇది అలా కాదు అయితే కొన్ని క్యాష్ బ్యాక్లు లేదా కూపన్లు మొదలైనవి ఉన్నాయి కాబట్టి సాధారణంగా మీరు దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా మీరు సంబంధాన్ని అభివృద్ధి చేస్తారు మీరు వినియోగదారుడుని ఉన్నత తరగతి సేవ స్థాయికి తరలిస్తారు కాబట్టి మీ దగ్గర సిల్వర్ కార్డ్ ఉంటే మీరు గోల్డ్ కార్డ్కి వెళతారు మీ దగ్గర గోల్డ్ కార్డ్ ఉంటే మీరు ప్లాటినం కార్డ్కి వెళతారు క్రెడిట్ కార్డులు లేదా బ్యాంకుల్లో విజయవంతంగా అదే జరిగింది మరియు మొబైల్ టెలిఫోనీ కంపెనీలు మొదలైన ఇతర సేవా ప్రదాతలు తమ దీర్ఘకాలిక వినియోగదారులకు రివార్డ్ మరియు ఆ టైరింగ్ ప్రక్రియలను తీసుకురావడానికి ఒక మార్గాన్ని అవలంబించాలని నేను కోరుకుంటున్నాను అది వారి అవాంతరాలను తగ్గించడానికి మరియు క్రాస్ సెల్లింగ్ ద్వారా సంబంధాన్ని బలోపేతం చేయడానికి మరియు కట్టుబడి ఉండడానికి ఒక మార్గం ఇది అభివృద్ధి చెందిన దేశాలలో మొబైల్ సేవలలో జరుగుతుంది ఇప్పటికే భారతదేశంలో ఇది ఇంకా పెద్ద ఎత్తున రావలసి ఉంది కానీ ఇది త్వరలో కనిపించబోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి సరైన వినియోగదారులను టార్గెట్ చేయండి మరియు ప్రతి వినియోగదారుని విలువను అందించే అనేక మంది వినియోగదారులపై దృష్టి పెట్టండి మరియు సరైన వినియోగదారులు ఎల్లప్పుడూ ఎక్కువ ఖర్చు చేసేవారు కాదని తెలుసుకోవడం ముఖ్యం ఉదాహరణకు ట్రావెల్ ఏజెన్సీ సేవల సంస్థలకు ఐఐటి కాన్పూర్ లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థి వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేసేవారు కాదని తెలుసుకోవాలి అయితే వారు ఫ్యాకల్టీ మరియు ఇతరుల వలె క్రమం తప్పకుండా వచ్చే వినియోగదారులు కావచ్చు అందువల్ల వ్యక్తిగత టిక్కెట్ విలువను చూసే బదులు అటువంటి వినియోగదారులు వారి దీర్ఘకాలిక జీవితకాల విలువ ఆధారంగా మూల్యాంకనం చేయాలి కాబట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్న విద్యార్థి వినియోగదారుల సంబంధాలు బాగుంటే చాలా వ్యాపారాన్ని తీసుకురాగలడు మరియు అతను వినియోగదారుడు కానట్లయితే అతను దూరంగా ఉండడు మరియు కొన్ని వెబ్ ఆధారిత సేవలను ఉపయోగించడం ప్రారంభిస్తాడు కాబట్టి క్యాంపస్లో ఒక ట్రావెల్ ఏజెంట్ ఉన్నారు మరియు ఆ వ్యక్తి విద్యార్థి వినియోగదారుల అవసరాలను గుర్తించి విలువ ప్యాకేజీలను సృష్టించినప్పుడు ఆ రకమైన అవసరానికి సరిపోతుంది అప్పుడు వినియోగదారుల లావాదేవీ విలువ తక్కువగా ఉన్నప్పటికీ సంచితంగా అత్యధిక విలువ కలిగిన వినియోగదారుడుగా కూడా కావచ్చు కాబట్టి సరైన వినియోగదారుడు ఎల్లప్పుడూ అధిక ఖర్చు చేసే వ్యక్తి కాదని తెలుసుకోవడం ముఖ్యం ఏ ఇతర సరఫరాదారు కూడా బాగా సేవలందించని వ్యక్తుల పెద్ద సమూహం కావచ్చు కాబట్టి పిరమిడ్ దిగువన సేవల గురించి ఈ మొత్తం వ్యూహం మరొక ముఖ్యమైనది మీ వినియోగదారుని యొక్క స్వభావాన్ని గుర్తించండి వారు ఒక సారి పెద్ద ఖర్చు చేసేవారి కంటే తరచుగా ఖర్చు చేసేవారు అని గుర్తించండి మరియు తదనుగుణంగా మీ విలువ ప్రతిపాదనను సృష్టించండి కాబట్టి ఇది లక్ష్యానికి సంబంధించిన సమస్య ఇది 1995 నుండి HBR నుండి మీతో పంచుకునే ఆసక్తికరమైన పరిశోధన మరియు ఈ జోన్ అంతటా వినియోగదారులను ఉంచవచ్చని ఈ పరిశోధన చూపిస్తుంది కాబట్టి ఇది లాయల్టీ విధేయత మరియు రిటెన్షన్ నిలుపుదల అయితే 100 శాతం నిలుపుదల స్థాయిలో మీకు ఈ అపోస్టల్స్ మీ అడ్వొకేసీ మరియు సున్నా విధేయత స్థాయిలో ఉంటారు ఇది బహుశా ఈరోజు సరైన పదం కాకపోవచ్చు అంటే మీ వద్ద ఉన్న వినియోగదారులు మీకు అస్సలు ముఖ్యం కాదు సహజంగానే మీకు ఎలాంటి సంబంధం లేని వినియోగదారులు వారిని ఈ సంబంధానికి తరలించాలనుకుంటున్నారు ఇదే పిక్చర్ నా పిరమిడ్ విధానం ద్వారా కొంచెం ముందుగానే నేను మీకు చూపించాను ఇక్కడ నుండి నేను ఈ స్థాయికి వెళ్లాలనుకుంటున్నాను అదే రేఖాచిత్రం ఇక్కడ విభిన్న రీతిలో చూపబడింది చాలా అసంతృప్తిగా లేదా అసంతృప్తిగా ఉన్న వినియోగదారులు మారే జోన్ అని అర్థం కాబట్టి దీనిని ఫిరాయింపు జోన్ అంటారు మనం ఫిరాయింపుల జోన్ను దాటినప్పుడు మాత్రమే మనం ఇంకా ఉదాసీనత జోన్ను దాటాల్సి ఉంది కాబట్టి మీ ముందు ఈ గులాబీ రంగు ఉంది ఇది సంతృప్తి మరియు చాలా సంతృప్తి మధ్య ఉన్న బ్లాక్ ఇది మనం కొన్ని వినియోగదారుల సంబంధాలను అడ్వొకేసీ స్థాయికి అభివృద్ధి చేయగల డొమైన్ కాబట్టి ఇక్కడ ఈ మూడు విషయాలు మీరు గమనించాలి ఒకటి ఇది ఒక ప్రయాణం మరియు ఇది నిరంతర ప్రక్రియ దీని ద్వారా సంబంధాన్ని అప్గ్రేడ్ చేయాలి ఇది ఆటోమేటిక్ గా జరగదు అది నిర్వహించబడాలి మరియు ప్రత్యేకించి మీరు ఈ రేఖాచిత్రం యొక్క కుడి వైపుకు వెళ్లినప్పుడు విభిన్న రకాల బంధాలను సృష్టించడం మరింత కఠినంగా మరియు కఠినంగా మారుతుంది కాబట్టి వినియోగదారుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి వెళ్తాడు కాబట్టి సంబంధాన్ని మరింత బలోపేతం చేయడం అనేది వివిధ ఇతర సేవలను కలపడం ద్వారా వివిధ మార్గాల్లో చేయవచ్చు కాబట్టి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో విదేశాలలో ఉన్న అనేక మొబైల్ కంపెనీలు మరియు త్వరలో భారతదేశంలో కూడా ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను వాస్తవానికి అవి మీకు సబ్స్క్రిప్షన్ తో పాటు హ్యాండ్సెట్లను అందిస్తాయి కాబట్టి మీరు 5 సంవత్సరాల సబ్స్క్రిప్షన్ తీసుకున్నంత వరకు హ్యాండ్సెట్ మీకు దాదాపు ఉచితంగా లభిస్తుంది మరియు వారు తమ హ్యాండ్సెట్ మొబైల్ సెట్ను స్వచ్ఛందంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా అధికంగా వినియోగించే వినియోగదారునికు బహుమతి గా ఇస్తారు ఆపై మీరు భారీ వినియోగదారు అయితే హ్యాండ్సెట్ ధర మీరు పొందుతున్న నెలవారీ బిల్లులో నిర్మించబడింది అయితే వినియోగదారుడు ఆటోమేటిక్ గా ఫోన్ యొక్క తదుపరి ఉన్నత మోడల్ను పొందినప్పుడు అతను లేదా ఆమె సేవను క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా అందించే వ్యక్తిత్వం కారణంగా ఇది మంచి అనుభూతిని ఇస్తుంది కాబట్టి ఈ రకమైన బండ్లింగ్ సేవలను క్రాస్ సెల్లింగ్ చేయడం ఆ వినియోగదారుని నుండి ఆ సర్వీస్ ప్రొవైడర్ నుండి మరొక సర్వీస్ ప్రొవైడర్కి మారడం కష్టమైన పని అవుతుంది అందువల్ల ముందు ఒకసారి నేను చర్చించినట్లుగా ఆ విధేయత తరచుగా మారే అసౌకర్యంతో మొదలవుతుంది కాబట్టి మీరు ఈ నిర్మాణాత్మక బంధాలను సృష్టించాలి దీని ద్వారామీరు వినియోగదారుల జీవితాన్ని సులభతరం చేయగలరు మరియు మారడం మరింత కష్టతరం చేయవచ్చు వాస్తవానికి వినియోగదారులకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే వారికి ఒక స్టాప్ షాప్ ఉంది కాబట్టి ఈ రోజుల్లో వీడియో కంటెంట్ డెలివరీ విభిన్న రకాల వార్తలు మరియు ఇతర కంటెంట్ డెలివరీ వంటి అనేక ఇతర సేవలు ఉన్నాయి కొన్ని మొబైల్ కంపెనీలు ఇప్పుడు కంటెంట్ డెలివరీ సేవలలో బండిలింగ్తో ఇప్పటికే ప్రయోగాలు చేస్తున్నాయి మరియు మనం 2G నుండి 3G నుండి 4G రకాల మొబైల్ టెలిఫోనీ సేవలకు వెళ్తున్నప్పుడు మరియు అనేక ఇతర రకాల సేవలలో సమానత్వం ఇక్కడ సాంకేతికత మీరు చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ సేవను అందించడానికి అనుమతిస్తుంది మనం మరింత ఎక్కువ బండ్లింగ్ జరగడాన్ని చూస్తాము కాబట్టి ఒక సర్వీసు ప్రొవైడర్ వారు వినియోగదారుడు ని కలిగి ఉన్న తర్వాత ఆ వినియోగదారుడిని నిలుపుకోవడంపై మాత్రమే దృష్టి పెడతారు కానీ వారు మార్కెట్ వాటాపై దృష్టి పెట్టడం కంటే తమ వినియోగదారుని వాటాను ఎలా పెంచుకోవాలో చూడడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మార్కెట్ వాటాపై దృష్టి పెట్టడం నేడు ఖరీదైనది ఎందుకంటే కొత్త వినియోగదారుని యొక్క కొనుగోలు వ్యయం చాలా ఎక్కువ కాబట్టి మీరు వినియోగదారుడుని కలిగి ఉండి మీరు ఇతర వినియోగదారులకు అందించే ఇతర సేవలను అదే వినియోగదారునికి అందించిన అనుబంధ సేవలను లేదా ఆ సేవను ఒక స్థాయికి అప్గ్రేడ్ చేస్తే అది మరింత ఆదాయాన్ని తెస్తుంది మరియు మరోవైపు వినియోగదారునికు మరింత ప్రయోజనాలను అందిస్తుంది మీరు ఇద్దరూరెండు పక్షాలు విన్ విన్ మోడల్లో ఉంటాయి మొబైల్ టెలిఫోనీ రకం సేవలలో ఈ రకమైన ప్రక్రియ చాలా వేగంగా అభివృద్ధి చెందడాన్ని మీరు చూస్తారు ఇక్కడ కమ్యూనికేషన్ సేవ వాయిస్ కమ్యూనికేషన్ సేవ వివిధ రకాల డేటా సేవలు విభిన్న రకాల కంటెంట్ డెలివరీ సేవలు కలిసిపోతాయి మరియు మొత్తం ప్యాకేజీని పెంచుతాయి అదే వినియోగదారునికి అందించబడుతుంది నేను అక్కడ మాట్లాడుతున్న బాండ్లు అవి ఆర్థిక బాండ్లు ఉన్నాయి మరియు ఆర్థికేతర రివార్డుల కేటగిరీ కింద ఒక రకమైన అసంపూర్తి బహుమతులు ఉండవచ్చు కాబట్టి అస్పష్టమైన బహుమతులు ప్రత్యేక గుర్తింపు మరియు ప్రశంసలు వంటివి ఉదాహరణకు మీకు ప్లాటినం కార్డు ఉంటే మీరు విమానాశ్రయాలలో కొన్ని లాంజ్ సేవలను ఉచితంగా ఉపయోగించవచ్చు ఇవి రివార్డ్ ప్యాకేజీలో భాగం ఆపై మీరు సామాజిక బంధాలను సృష్టించవచ్చు దీని గురించి మనం చర్చించాము పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వార్షికోత్సవ శుభాకాంక్షలు బీమా మరియు ఇతర రకాల సేవలు లేదా బ్యాంకింగ్ సేవల విషయంలో సర్వీసు ప్రొవైడర్ మరియు వినియోగదారుల మధ్య మరింత వ్యక్తిగత సంబంధం ఉంటుంది ఇవి నిజానికి అత్యుత్తమ సంబంధాలు సృష్టించడానికి అత్యంత ఖరీదైనవి మరియు వాటిని నిర్మించడానికి మరింత ప్రయత్నం మరియు నిజమైన ప్రయత్నం అవసరం కానీ ఒకసారి మీరు అలాంటి ప్రయత్నం చేసినప్పుడు అలాంటి సంబంధం కలిగి ఉంటే అప్పుడు అడ్వొకేసీ సృష్టించే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం సంబంధ బ్యాంకింగ్ అధిక నికర విలువ గల వ్యక్తుల కోసం దాదాపు ప్రతి బ్యాంకింగ్లో సృష్టించబడుతుంది ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా దీనిని సృష్టిస్తున్నాయి అవి కొన్నిసార్లు ప్రైవేట్ బ్యాంకింగ్ సౌకర్యం అని పిలువబడతాయి కొన్నిసార్లు అవి రిలేషన్షిప్ బ్యాంకింగ్ సౌకర్యం అని పిలువబడతాయి కానీ చివరికి అంతిమంగా లక్ష్యం ఏమిటంటే వినియోగదారుని గురించి వినియోగదారుని ఇన్వెస్ట్మెంట్ మోహం గురించి వినియోగదారుని యొక్క రిస్క్ ప్రొఫైల్ లేదా రిస్క్ అయిష్టత ప్రొఫైల్ని గురించి తెలుసుకోవడం మరియు దీని ఆధారంగా ఒక సంబంధాన్ని సృష్టించండి అక్కడ వినియోగదారునిగా వినియోగదారుడు మంచి మరియు మెరుగైన ఫలితాన్ని పొందుతాడు వినియోగదారుడు మరింత విశ్వాసాన్ని పెంచుతాడు మరియు దాని ఆధారంగా దీర్ఘకాలం ఉండే రిటెన్షన్ ఉంటుంది ఇటువంటి ఉత్తమమైన నిర్మాణం దీర్ఘకాల విధేయతను సృష్టించడానికి ఉత్తమ మార్గం లేకపోతే మీకు కొన్ని సాంకేతిక సౌకర్యాలు మరియు వ్యక్తుల సామర్థ్యాల కారణంగా అనుమతించే సేవలు ఉన్నాయి స్టార్ బక్స్ ప్రజలు తమ ఉదయం కాఫీ లేదా మధ్యాహ్నం కాఫీని చాలా రకాలుగా అందించవచ్చుకొందరు తక్కువ చక్కెర తీసుకుంటారు కొందరు ఎక్కువ చక్కెర తీసుకుంటారు కొందరు పాలతో తీసుకుంటారు కొందరు పాలు లేకుండా తీసుకుంటారు కొందరు అరేబిక్ బీన్ను ఇష్టపడతారు కొందరు ఇతర ఫ్లవర్ కాఫీ ఇష్టపడతారు మరియు మొదలైనవి మరియు వారి వద్ద వాటికి ట్రాక్ చేసే విధానం ఉంది కాబట్టి ఆ వ్యక్తిని గుర్తించి మీరు మామూలుగానే ఉన్నారని మరియు అదే కాఫీని డెలివరీ చేస్తారని చెప్పండి మరియు ఈ వ్యక్తి రెండు కప్పులు తీసుకుంటారని వారికి తెలుసు ఒకటి తనకు మరియు మరొకరికి మరొకటి మరియు ఈ విషయాలన్నీ మానవ సామర్థ్యాన్ని యంత్రంతో కలపడం ద్వారా సృష్టించబడ్డాయి మెషిన్ ఆధారిత డేటా మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ సామర్థ్యాలు మరియు మెషీన్ ఆధారిత సామర్థ్యాలు డెలివరీ సమయంలోనే వివిధ రకాల ఉత్పత్తి రకాలను సృష్టించడానికి డెలివరీ సమయంలో సర్వీస్ వెరైటీని సృష్టించగలవు అందువల్ల సామాజిక బాండ్ సృష్టి అనేది ప్రాథమికంగా వినియోగదారుని ఒక వ్యక్తిగా లోతుగా తెలుసుకోవడంపై ఆధారపడి ఉంటుంది మరియు ఆ తర్వాత టెక్నాలజీ సహాయక అనుకూలీకరణ మార్గాలతో కలపడం నిజంగా అత్యంత శక్తివంతమైన బంధాన్ని సృష్టించగలదు B2B సెట్టింగ్లో స్ట్రక్చరల్ బాండ్లు చాలా సాధారణం కాబట్టి కార్ల తయారీదారులు వారి ERP సిస్టమ్తో లాక్ చేయబడిన వివిధ రకాల సేవలను కలిగి ఉంటారు విక్రేత ERP సిస్టమ్ మరియు ప్రధాన OEM మారుతి ERP సిస్టమ్ వారి విభిన్న సేవ మరియు ఉత్పత్తి విక్రేతల ERP వ్యవస్థతో లాక్ చేయబడుతుంది అది మరింత ప్రభావవంతమైన లావాదేవీని అనుమతిస్తుంది కానీ స్పష్టంగా ICTఐసిటి సిస్టమ్లో ఆ విధమైన లాక్ అంటే అక్కడ స్ట్రక్చరల్ బాండ్ ఉంది మరియు అది సృష్టించబడింది ఇది SMSఎస్ఎమ్ఎస్ చెకిన్ SMS ఇ మెయిల్ హెచ్చరికలను అందించే విమానయాన సంస్థలను కలిగి ఉన్నప్పుడు B2C లో కూడా జరుగుతుంది కాబట్టి ఇది మీ టెలిఫోన్ నంబర్ల డేటాబేస్ కలిగి ఉంది వారికి మీ E mail id ఈ మెయిల్ ఐడి తెలుసు మరియు ఇవన్నీ మీ సాధారణ ప్రయాణికులలో భాగం కాబట్టి ఇది మీ తరచూ ఫ్లైయర్ నంబర్తో ముడిపడి ఉంటుంది మరియు ఆలస్యం అయితే మీకు తెలియజేయబడుతుంది సహజంగానే మీరు విమానాశ్రయానికి వెళ్లడం లేదని విమానం ఆలస్యం అవుతుందని మరియు మీరు అనవసరంగా మీ సమయాన్ని వృథా చేస్తున్నారని అభినందిస్తారు మీకు ఇ మెయిల్ లేదా SMS ముందుగా వస్తుంది కాబట్టి మీరు మీ ఇల్లు లేదా కార్యాలయం నుండి బయలుదేరడాన్ని ఆలస్యం చేస్తారు మరియు ఈ చిన్న హావభావాలను మీరు నిజంగా అభినందిస్తారు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మరియు విశ్వాసాన్ని పెంపొందించడంలో మరియు వినియోగదారుని సంబంధాలను నిర్మించడంలో అతను ఒక ప్రణాళికతో చిన్న అడుగులు వేయాలి దీని నుండి వెళ్ళడానికి పెద్ద లక్ష్యంతో పెద్ద ప్రణాళికతో చిన్న అడుగులు వేయాలి మనం రేఖాచిత్రంలో చూపించినట్లుగా కస్టమర్తో మీకు సంబంధం లేని చోట నుండి మీకు సంబంధం ఉన్న చోటకు మీ సహ విక్రయదారుడు కస్టమర్ మీ సేవకు న్యాయవాది ఇదిప్రయాణం మీరు ఈ ప్రయాణం కోసం ఒక ప్రణాళికను కలిగి ఉండాలి ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అని మీరు తెలుసుకోవాలి మరియు మీరు పద్యాలకు చిన్న ఖచ్చితమైన దశలను తీసుకోవాలి ఇది విధేయతను నిర్మించడం సంబంధాల నిర్మాణం దీర్ఘకాలిక ప్రయోజన నిర్మాణానికి కీలకం అయినప్పటికీ మీరు వినియోగదారునిని కోల్పోతే తెలుసుకోవడానికి కూడా మంచి మెకానిజం ఉంటుంది కాబట్టి దీనిని మనం చర్న్ డయాగ్నోస్టిక్స్ అని పిలుస్తాము కాబట్టి దయచేసి ఎవరైనా కంపెనీని విడిచిపెట్టినట్లు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఎగ్జిట్ ఇంటర్వ్యూలు ఉంటాయి మీకు మంచి వినియోగదారుని కోల్పోయినట్లయితే ఎగ్జిట్ ఇంటర్వ్యూలు నిర్వహించండి దీర్ఘకాల వినియోగదారుని కలిగి ఉంటే మీరు పరిస్థితిని అర్థం చేసుకోవాలి మరియు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు వినియోగదారునికి కొత్త 4G సేవను ఇష్టపడుతుంటే మరియు మీ సర్వీస్ 2G అయితే అది మీ సిస్టమ్కు మించినది అయితే మీరు ఆ వినియోగదారునిని సంతృప్తిపరచలేరు కానీ కనీసం 4G వర్సెస్ 2G కారణంగా వినియోగదారుడు మీ సిస్టమ్ నుండి బయటకు వెళ్లినట్లు మీకు తెలిస్తే మరియు అది మీ బిల్లింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైనా వినియోగదారునితో చాలా దారుణంగా ప్రవర్తించినందున కాదు కాబట్టి ఇది మీరు తప్పక కలిగి ఉండాలి కానీ మనం చర్న్ అలర్ట్ సిస్టమ్ అని పిలుస్తాము ఈ ప్రయాణంలో సానుకూల విధానం ఉంటుంది మరియు ఎక్కడ వైఫల్యం జరిగినా తప్పక ఆ వైఫల్య విధానం యొక్క విశ్లేషణ రెండూ చాలా ముఖ్యమైనవి చివరికి నేను ఒక నిర్దిష్ట రేఖాచిత్రంతో ముగిస్తాను వినియోగదారులు మారేలా చేసే మంచి అవగాహన మీకు ఉండాలి కాబట్టి మనం పని చేయకపోతే సేవా వైఫల్యం మరియు ఈ విషయాలన్నింటినీ పునరుద్ధరించడం అంటే మీ రికవరీ పని చేయలేదు అప్పుడు మీరు వినియోగదారులను కోల్పోయారు మీ విలువ ప్రతిపాదన అంతా విఫలమైంది అంటే మీ వినియోగదారుని ఎంపిక కూడా తప్పు కాబట్టి వినియోగదారునికి 4G అవసరం మరియు అప్పుడు మీకు 4G లేదు స్పష్టంగా వినియోగదారుడు మారతారు కాబట్టి ఇది కొన్నిసార్లు మీ నియంత్రణకు మించిన విలువ ప్రతిపాదన మిస్ మ్యాచ్ కారణంగా కావచ్చు ఇక్కడ సర్వీసు ఫీల్డ్ మరియు ఎందుకు రికవరీ విఫలమైందనే దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఈ వారం మన మొత్తం చర్చను సంగ్రహంగా చెప్పాలంటే సేవా నాణ్యత యొక్క ఐదు కోణాలపై దృష్టి పెట్టాము మరియు లాయల్టీ బిల్డింగ్ అనేది దీర్ఘకాల ప్రక్రియరిటెన్షన్ నిలుపుదల అనేది అక్విజిషన్సముపార్జన కంటే చాలా ముఖ్యం మరియు కేవలం రిటెన్షన్ నిలుపుదల మాత్రమే సరిపోదు మీ సిస్టమ్ని సృష్టించాలి అప్పుడు మీ సేవా వ్యాపారంలో మీరు వినియోగదారుని అడ్వకేసీ ని గెలుచుకోగలుగుతారు ధన్యవాదాలు